స్వాగతం కాబట్టి మనం మీకు ఈ ప్రత్యేకమైన ఉపన్యాసాలలో ఆచరణాత్మక అనువర్తనాల్లో మీ సైద్ధాంతిక జ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలో చూపించబోతున్నాం కాబట్టి ఇప్పటివరకు ఉపన్యాసాలలో మీరు పుస్తకాలలో నేర్చుకున్న సిద్ధాంతాలు వర్తింపచేయనట్లయితే అది నీకు ఉపయోగపడదు కాబట్టి ముఖ్యంగా మీరు లీనియర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ల గురించి మాట్లాడుతున్నప్పుడు లేదా ఆప్ యాoప్ లేదా MOSFET లు మరియు వాటి అనువర్తనాలు అనువర్తనాలు ఏమిటి కాబట్టి ఈ రోజు మనం ఏమి చేస్తాం మనం ఈ ప్రత్యేకమైన మాడ్యూళ్ళను అనేక విభాగాలుగా విభజించాము తద్వారా ప్రతి పరికరాలు ఏమిటో అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు మనం పరికరాలకు వెళ్ళే ముందు నా మొదటి ఉపన్యాసంలో చెప్పినట్లుగా నేను మీకు కొన్ని ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లను చూపించాను అది కాదా నిష్క్రియాత్మక మరియు క్రియాశీల భాగాలను కూడా మీకు చూపించాను కాబట్టి నిష్క్రియాత్మక మరియు క్రియాశీల భాగాలను చూద్దాం నేను దానిని ఇక్కడకు తీసుకువస్తాను కాబట్టి మనం కెపాసిటర్లతో ప్రారంభిస్తాము కాబట్టి ఇక్కడ అనేక రకాల కెపాసిటర్లు ఉన్నాయని మీరు చూస్తారు ఈ మూడింటినీ మీ ముందు ఉంచుతుఉంచుతున్నాను వీటిని పరిగణించము ఈ మూడు కెపాసిటర్లు సరే కాబట్టిమనం చివరిసారి చర్చించినట్లు కెపాసిటర్లు ఏమిటి అవి రెండు సమాంతర ప్లేట్లు కలిగి ఉంటాయి ఇవి ఒక విద్యుద్వాహక పదార్థం లేదా గాలి ద్వారా వేరు చేయబడిన ప్లేట్లు కాబట్టి ఈ కెపాసిటర్ను మనం ఎలా కొలవగలం కెపాసిటెన్స్ విలువ ఎంత మనం ఎల్లప్పుడూ కెపాసిటర్లో 63 వోల్ట్ల 10 మైక్రోఫారడ్ చూడవచ్చు సరేనా కానీ నేను దానిని కొలవాలనుకుంటే అది 63 వోల్ట్లు లేదా 10 మైక్రోఫారడ్ లేదా నాకు ఎలా తెలుస్తుంది కాబట్టి ఈ కెపాసిటర్ను కొలవడానికి ఉపయోగించే పరికరాలు ఎలా ఉందో కూడా చూస్తాము ఈ ప్రత్యేకమైన పరికరానికి కెపాసిటెన్స్ ఉంది ఇప్పుడు కెపాసిటర్ మనకు తెలిసినట్లుగా ఇది నిష్క్రియాత్మక భాగం సరియైనదా ఇప్పుడు మనం మరొకటి చూద్దాం నా ముందు ఉన్న ఇది పిఎన్ జంక్షన్ డయోడ్ మీరు అక్కడ చూడవచ్చు ఇది డయోడ్ ఇది నేను చేతిలో పట్టుకున్నాను అవును మరియు మీరు ఇక్కడ నలుపు ని చూస్తారు మరియు నా గోరు ఉన్న చోట మీరు దృష్టి పెట్టండి వెండి వలయం ఉన్నచోట కాథోడ్ ఇది డయోడ్ను గుర్తించడానికి సులభమైన మార్గం ఇది యానోడ్ ఇది కాథోడ్ ఇది P ఇది N కాబట్టి మీరు P మరియు N అని చెప్పినప్పుడు మీకు రెండు సెమీకండక్టర్స్ ఉన్నాయని అర్థం ఒకటి P ఒకటి N మనం డయోడ్ను ఎలా కొలవగలమో చూద్దాం కాబట్టి ఈ ప్రత్యేకమైన డయోడ్ను కొలవడానికి పరికరాలు ఏమిటి మరియు మనం కూడా చాలా రకమైన డయోడ్లు చూస్తాము మీరు సెమీకండక్టర్ పరికరాలను నిజంగా అర్థం చేసుకుంటే అప్పుడు అనేక రకాల డయోడ్ల ఉన్నాయి టన్నెల్ డయోడ్ ఇక్కడ వెక్టర్ డయోడ్ పిఎన్ జంక్షన్ డయోడ్ షాట్కీ డయోడ్ కాబట్టి కానీ ఇది పిఎన్ జంక్షన్ డయోడ్ ఇది చాలా సులభం మనం సరిగ్గా ఎలా కొలవగలమో అర్థం చేసుకోండి ఇది యానోడ్ ఇది కాథోడ్ దానిని చూడటం ద్వారా మాత్రమే కాదుపరికరాలను ఉపయోగించడం ద్వారా కూడా తెలుసుకోవచ్చు ఇప్పుడు మరొకదాన్ని చూద్దాం మరియు నేను దానిని మీకు ఎందుకు చూపించాను క్రియాశీల భాగాలు ఏమిటి నిష్క్రియాత్మకమైన భాగాలు అన్నీ అందరికీ ఖచ్చితంగా తెలుసు అని నేను అనుకుంటున్నాను కానీ విద్యార్థులందరినీ ఏక దిశలో తీసుకెళ్లడం ఎల్లప్పుడూ మంచిది కాదు మనం కలిసి వెళ్లడం మంచిది అందుకే ఎలా చేయాలో తెలియని వ్యక్తులకు ఇ భాగాలు కనిపిస్తున్నాయి సరియైనదా సాధారణంగా చాలా విశ్వవిద్యాలయాలు వారికి ప్రయోగాత్మక సౌకర్యాలు ఉంటాయి అయితే దురదృష్టవశాత్తు కొన్ని విశ్వవిద్యాలయాలలో ప్రయోగాత్మక సౌకర్యాలు ఉండవు అందువల్ల విద్యార్థులకు చురుకైన మరియు నిష్క్రియాత్మకమైన భాగాలు ఏమిటో తెలియకపోవచ్చు కాబట్టి ఇది తెలియని విద్యార్థుల కోసం నేను మీకు చూపిస్తున్నాను ఇది ఇప్పటికే తెలిసిన విద్యార్థులు రిఫ్రెష్ అవుతారు కాబట్టి రిఫ్రెష్ చేయడం ఎల్లప్పుడూ మంచిది మనకు తెలిసినది లేదా బ్రష్ అప్ వల్ల తెలిసినదానిని మనం మరచిపోలేము కాబట్టి ఇప్పుడు అందమైన మరొకదాన్ని తీసుకుందాం ఇది అర్థం చేసుకోవడం చాలా సులభం మరియు ఇది ఇతర భాగాలతో పోలిస్తే గా చాలా అందంగా కనిపిస్తుంది మీరు ఊహించినది సరిగ్గా ఉంది ఈ కాంతి ఉద్గార డయోడ్ ఏమిటి ఒకటి పసుపు ఒకటి ఆకుపచ్చగా ఉంటుంది మనకు ఎరుపు రంగు కూడా ఉంటుంది మనకు ప్రకాశవంతమైన క్షేత్రం ఉండవచ్చు లేదా ప్రకాశవంతంగా ఉండే UV LED లు కలిగి ఉండవచ్చు అయితే ఈ ప్రత్యేక పరికరాల పనితీరు గురించి మనం మళ్ళీ చెప్పము ఎందుకంటే అది మా ప్రత్యేక శ్రేణి యొక్క పరిధి కాదు ఈ ప్రత్యేక శ్రేణి ఏమిటంటే అనేక భాగాలు ఏమిటి మరియు ఈ భాగాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవడానికి మనం ఉపయోగించే పరికరాలు సరియైనది కాబట్టి ఇది కాంతి ఉద్గార డయోడ్ మళ్ళీ దీనికి యానోడ్ మరియు కాథోడ్ ఉన్నాయి మీరు డయోడ్ రెండు చివరల గురించి మాట్లాడేటప్పుడు ఒకటి యానోడ్ ఒకటి కాథోడ్ అంతా సరేనా రెండింటిలో యానోడ్ కాథోడ్ ఉంది ఇప్పుడు యానోడ్ మరియు కాథోడ్లను గుర్తించడానికి సులభమైన మార్గం ఉంది కాని మనం దాని ముడి మార్గం యొక్క ప్రత్యేక మార్గం లోకి వెళ్ళనివ్వకండి ఇది యానోడ్ ఇది కాథోడ్ ఎలా అర్థం చేసుకోవాలో చూడండి ఇది డయోడ్ పరంగా ఇది కాథోడ్ ఇది యానోడ్ పిఎన్ జంక్షన్ డయోడ్ అయిన LED అయిన మనం ఎల్లప్పుడూ మల్టీమీటర్ పరికరాలను ఉపయోగించవచ్చు కాబట్టి కొద్దిసేపట్లో మల్టీమీటర్ గురించి చూస్తాము మరొక భాగం లేదా మరొక పరికరాన్ని చూద్దాంఇప్పుడు దీన్ని వేరుగా ఉంచండి మీరు ఇక్కడ ఏమి చూస్తున్నారు మీరు ఇక్కడ ఏమి చూస్తున్నారు ఇవి నిరోధకాలు ఇవి నిరోధకాలు ఇప్పుడు ఈ నిరోధకo యొక్క విలువ ఏమిటి కాబట్టి నిరోధకం యొక్క విలువ ఏమిటో అర్థం చేసుకోవడానికి ఒక చార్ట్ ఉంది ఇది 100 ఓం 1 కిలో ఓం 2 కిలో ఓం 100 మెగా ఓంలు కానీ నిరోధకoను కొలవడానికి మరొక మార్గం ఉంది మరియు అది మల్టీమీటర్ను ఉపయోగించి చెప్పవచ్చు కాబట్టి మనది ఏ రకమైన నిరోధకo అర్థం చేసుకోవడానికి మల్టీమీటర్ను ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం ఈ ప్రత్యేక నిరోధకాలు యొక్క నిరోధక విలువ ఏమిటి కాబట్టి నిరోధకo మరొక కాన్సెప్ట్ DC లో నిరోధకాలు కానీ మీరు AC ని అర్థం చేసుకుంటే అప్పుడు నిరోధకo ఇంపెడెన్స్ అని మనం అర్థం చేసుకోవాలి ఇంపెడెన్స్ గురించి చింతించకండి ఇప్పుడు ఈ ప్రత్యేక శ్రేణి యొక్క ఆలోచన మిమ్మల్ని కలవరపెట్టడం కాదు జీవితాన్ని మరింత క్లిష్టంగా మార్చకండి జీవితం చాలా సులభం ఏదైనా విషయం గురించి పరికరాల అవగాహన మనం దానిని నిజ జీవిత సమస్యకు కనెక్ట్ చేసినప్పుడు దాన్ని సులభతరం చేయవచ్చు కాబట్టి ప్రతి నిరోధకo యొక్క విలువ ఏమిటో మనం చూస్తాము ఇది మన ఆలోచన నిరోధకoను ఎలా కొలవగలదు మరియు ఈ నిరోధకoల విలువ ఎంత అని చూస్తాము ఇప్పుడు మనం తదుపరి దానికి వెళ్దాం నేను మీకు ట్రాన్సిస్టర్ని చూపిస్తాను ఇప్పుడు మనం తదుపరి దానికి వెళ్దాం నేను మీకు ట్రాన్సిస్టర్ని చూపిస్తాను కాబట్టి నేను దీనిని ఈ విధంగా ఉంచుతాను కాబట్టి దీనికి మూడు లీడ్స్ఉన్నాయని మీరు చూడవచ్చు ఒక ట్రాన్సిస్టర్ NPN మరొకటి PNP కాబట్టి ఇది ఎన్పిఎన్ అని చూస్తాము పిఎన్పి బీటా మీద ఆధారపడి ఉంది ఇది కరెంట్ లాభం మళ్ళీ మనం ట్రాన్సిస్టర్లను ఎలా కొలవగలమో అర్థం చేసుకోవాలి మనం ఇది పిఎన్పి ట్రాన్సిస్టర్ ఇది ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అనేది ఎలా అర్థం చేసుకోగలం మళ్ళీ నేను మెటల్ డబ్బాను చూస్తున్నాను కాబట్టి ఇది ట్రాన్సిస్టర్ ప్యాకేజీ ఇది ఈ ప్రత్యేకమైన లోహంలో ఉంటుంది కాబట్టి మీరు ఈ డబ్బాను తెరిస్తే మీ ట్రాన్సిస్టర్ అయిన చిన్న చిప్ మీకు కనిపిస్తుంది ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ల BJT ల గురించి మాట్లాడేటప్పుడు మీకు తెలుసని నేను మళ్ళీ చెప్తాను బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్లు ఇప్పుడు ఉపయోగపడవు మనం దీన్ని ఉపయోగించడం లేదు మనం MOSFET లు ఉపయోగిస్తాము MOSFET లు మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్లు కాబట్టి మనం BJT ల గురించి మాట్లాడేటప్పుడు ఇవన్నీ డిజిటల్ భాగాలు నా దగ్గర ఉన్న అన్ని విషయాలు ఇప్పటి వరకు మీకు చూపించినవి వివిక్త భాగాలు అంటారు అంతా సరే కాబట్టి మరొక ట్రాన్సిస్టర్ చూద్దాం మరియు ఇది శక్తి ట్రాన్సిస్టర్ కాబట్టి శక్తి ట్రాన్సిస్టర్ నుండి ప్రారంభిద్దాం ఇది చిన్నది మీరు పవర్ ట్రాన్సిస్టర్ని చూడగలరా ఇప్పుడు ఇది శక్తి ట్రాన్సిస్టర్ ఇది నల్లనిది ఈ నల్లనిది ఏమిటి ఈ ప్రత్యేక సాకెట్ లేదా నల్లనిది దేని కోసం ఉపయోగం ఈ ప్రత్యేకమైన వస్తువు యొక్క వాడకాన్ని హీట్ సింక్ అంటారు కాబట్టి ఈ శక్తి ట్రాన్సిస్టర్ ద్వారా ఉత్పత్తి చేయబడిన వేడి ఈ హీట్ సింక్ ఉపయోగించి వెదజల్లుతుంది ఇది 2 వాట్స్ నుంచి వాట్స్ వరకు ఉంటుంది కానీ అది ఎక్కువ వాటేజ్ లేదా ఇది 5 వాట్స్ అయితే అప్పుడు మనకు పెద్ద హీట్ సింక్ ఉంటుంది మీరు మళ్ళీ చూడవచ్చు ఇది హీట్ సింక్ సరియైనదేనా ఈ నల్లనిది హీట్ సింక్ ఇది ఒక శక్తి ట్రాన్సిస్టర్ అంతా సరే కాబట్టి ఇది కూడా ట్రాన్సిస్టర్ ఇది కూడా ట్రాన్సిస్టర్ ఇది కూడా ట్రాన్సిస్టర్ ఇది కూడా ట్రాన్సిస్టర్ కాబట్టి మనకు ఎవరో చూపించినప్పుడు మీరు అయోమయంలో పడకండి ఇవి ట్రాన్సిస్టర్లు ఈ ట్రాన్సిస్టర్ల అప్లికేషన్ భిన్నంగా ఉంటుంది ఇది విద్యుత్ అనువర్తనాలలో ఉపయోగించబడదు ఇది విద్యుత్ అనువర్తనాలలో ఉపయోగించబడుతుంది ఎప్పుడు అధిక శక్తి ఉంది వేడి యొక్క అధిక శక్తి ఉంది మరియు వేడిని మనం వెదజల్లాలి లేకపోతే ఇది ఇతర ఎలక్ట్రానిక్ సర్క్యూట్లలో ఇబ్బందులను కలిగిస్తుంది కాబట్టి ఇప్పుడు చాలా భాగాలు వివిక్త భాగాలు అని మనకు తెలుసు అని నేను ఆశిస్తున్నాను మీకు ఇష్టమైన మరియు ఈ ఉపన్యాసం యొక్క ప్రత్యేక భాగాన్ని కూడా చూస్తాము ఈ ప్రత్యేక కోర్సులో MOSFET ఉంది కాబట్టి ఇది ఐసి అని మీరు చూస్తారు ఇది ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ సరియైనదా మరలా హీట్ సింక్ ఉంది మీరు హీట్ సింక్ కనెక్ట్ చేయాలనుకుంటే అప్పుడు మీరు ఈ ప్రత్యేక భాగాన్ని ఉపయోగించి కనెక్ట్ చేయవచ్చు ఇక్కడ మీరు దీన్ని చూస్తారు దీన్ని స్క్రూ చేయండి మరియు హీట్ సింక్కు కనెక్ట్ చేయండి ఇక్కడ 3 ఉన్నాయి సరియైనదా గేట్ మూలం డ్రైన్ మూలం అంతర్గతంగా ఉపరితలంతో అనుసంధానించబడి ఉంది కాబట్టి మానకు ఉపరితలం కోసం ప్రత్యేక కనెక్షన్ లేదు అదేవిధంగా మీరు మళ్ళీ MOSFET ని ఉపయోగించాలనుకుంటే మనం హీట్ సింక్ కనెక్ట్ చేయవచ్చు నేను ఈ ప్రత్యేకమైన విషయం చెప్పినట్లు మీరు ఇక్కడ చూడగలిగే హీట్సింక్కు కనెక్ట్ చేయవచ్చు ఇది ఒక స్క్రూ ద్వారా అనుసంధానించబడి ఉంటుంది ఇది ఒక స్క్రూ ద్వారా హీట్సింక్కు అనుసంధానించబడుతుంది హీట్ సింక్ ఇలా కనిపిస్తుంది హీట్ సింక్ ఇలా కనిపిస్తుంది సరియైనదా ఇదంతా అక్కడ నల్లనిది హీట్ సింక్ సరియైనదా కాబట్టి మనం ఏదైనా చూసినప్పుడల్లా మనం ఏమి గుర్తించలేము మనం ఏమి మాట్లాడలేము ప్రశ్న అడగడం చాలా కష్టం కాబట్టి ఇది హీట్ సింక్ అని మీకు తెలిస్తే హీట్ సింక్ వాడకం తెలుస్తుంది కానీ ఈ విషయం ఏమిటో మీకు తెలియకపోతే చాలా కష్టం అడగండి కాబట్టి పరిభాషలో ఉన్న సర్క్యూట్ చేసి భాగాలు ఏమిటో అర్థం చేసుకోండి ఆపై మీ ఆసక్తి నుండి మీ ఉత్సుకత నుండి చాలా ప్రశ్నలు ఉండవచ్చు కాబట్టి చివరి తరగతిలో మనం ఇప్పటికే చూసిన విషయం చూద్దాం మరియు ఇది మీది ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ సరియైనదా ఈ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ను నేను మీకు చూపించాను కాదా కాబట్టి ఇది ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ దీని గురించి ఎలా ఇది ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అవును ఇది ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ పిన్స్ సంఖ్య మాత్రమే తేడా కాబట్టి దీనికి మరియు ఈ ప్రత్యేక ఐసి మధ్య తేడా ఇక్కడ ఏమిటి ఇది ఒప్ ఆంప్ ఇది సింగిల్ ఆప్ ఆంప్ ఇది క్వాడ్ ఆప్ ఆంప్ క్వాడ్ ఓప్ ఆంప్ 4 4 ఆప్ ఆంప్స్ ఒక ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ క్వాడ్ ఆప్ ఆంప్ కాబట్టి సింగిల్ ఆప్ ఆంప్ అయిన 4 ఐసిలను ఉపయోగించటానికి బదులుగా మీరు ఒకే ఐసిని ఉపయోగించవచ్చు అవి మొత్తం 4 ఆప్ ఆంప్స్ ఒకే సింగిల్ ఐసిలో కలిసిపోయాయి కాబట్టి దీనిని ఉపయోగించడం వల్ల సింగిల్ ఆప్ ఆంప్స్తో పోలిస్తే తక్కువ స్థలం అవసరం కాబట్టి ఇది ఆపరేషన్ యాంప్లిఫైయర్ గురించి మనం ఏమిటో వివరంగా చూస్తాము ఆపరేషన్ యాంప్లిఫైయర్ కోసం పారామితులు మరియు మనం చాలా ప్రయోగాలతో పరస్పర సంబంధం కలిగి ఉంటాము ఈ ప్రత్యేక ఆపరేషన్ యాంప్లిఫైయర్ యొక్క అనువర్తనం ఏమిటి ఇంత వరకు ప్రయోగాలను అర్థం చేసుకోవడానికి అనువర్తనాలను అర్థం చేసుకోవడం మనం మొదట తెలుసుకోవాలి సూచిక సర్క్యూట్లు ఏమిటి నిరోధకాలు ఏమిటి కెపాసిటర్లు అంటే ఏమిటి ఏవి డయోడ్లు సరియైనదా ఆపై DC విద్యుత్ సరఫరా ఏమిటో కూడా మనం తెలుసుకోవాలి విద్యుత్ సరఫరా చిత్రంలోకి ఎలా వస్తుంది సరియైనదా ఈ ఆప్ ఆంప్స్కు మనం ఎలా బయాస్ ఇవ్వగలం మనం క్లాస్ నంబర్ 2 లో చూస్తాము లేదా క్లాస్ సంఖ్య 2 లేదా 3 నేను సరిగ్గా గుర్తుంచుకుంటే చూసాము మనం ఒక ఆపరేషనల్ యాంప్లిఫైయర్ను ఉపయోగించినప్పుడు మనం ఒక బయాస్ వోల్టేజ్ ఇవ్వాల్సి ఉంటుంది ఈ బయాస్ వోల్టేజ్ DC వోల్టేజ్ ఈ DC వోల్టేజ్ DC విద్యుత్ సరఫరా ద్వారా ఇవ్వబడుతుంది విద్యుత్ సరఫరాను ఉపయోగించడం మేము ఈ ప్రయోగాల సమూహంలో చూస్తాము DC విద్యుత్ సరఫరా ఎలా ఉంటుంది మరియు మేము DC విద్యుత్ సరఫరాను ఎలా ఉపయోగించగలం ఏమిటి DC విద్యుత్ సరఫరా యొక్క క్రొత్త సంస్కరణ DC విద్యుత్ సరఫరా యొక్క పాత వెర్షన్ ఏమిటి అది వేరియబుల్ కాదు వేరియబుల్ మేము ఈ రకమైన విషయాలను చూస్తాము కాబట్టి మనకు ఈ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు లేవని అనుకుందాము మా దగ్గర ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు లేదు మరియు మన దగ్గర ఉన్నది మనకు అన్ని వివిక్త భాగాలు ఉన్నాయి మాకు ఉంది మీ ట్రాన్సిస్టర్లు అయిన వివిక్త భాగాలు మాకు వివిక్త భాగాలు ఉన్నాయి అది మీదే నిరోధకము మాకు వివిక్త భాగం ఉంది అది మీ డయోడ్ మాకు వివిక్త భాగం ఉంది మీ కెపాసిటర్ సరియైనదా కాబట్టి మీకు ట్రాన్సిస్టర్ నిరోధకము డయోడ్ కెపాసిటర్ ఉన్నాయి మీకు కాంతి ఉద్గార డయోడ్ ఉంది కాదా ఇప్పుడు మరియు మీకు MOSFET ఉంది నేను ఈ భాగాలను ఉపయోగించాలనుకుంటే సరియైనదా మరియు నేను సర్క్యూట్ పరీక్షించడానికి ఒక సర్క్యూట్ సృష్టించాలనుకుంటున్నాను కాబట్టి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి మీరు పిసిబి ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ తయారు చేయడం మీరు ఇక్కడ చూడవచ్చు ఇది ఒకటి సరియైనదా మీ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ తో సహా అనేక భాగాలను చేసిన ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్పై మౌంట్ చేయబడతాయి ఇది ఇక్కడ ఎక్కడ ఉంది సరియైనదా మీకు కెపాసిటర్ ఉంది కెపాసిటర్ ఇప్పుడు మీరు తెలుసుకోవాలి ఇది కెపాసిటర్ ఇది కెపాసిటర్ లాగా ఉంది సరియైనదా ఏం ఇక్కడ సరిపోతుందా మీరు చూస్తారు ఇది ఒకటి కెపాసిటర్ అప్పుడు ఇక్కడ 2 కెపాసిటర్లు ఉన్నాయి 4 వాస్తవానికి 1 2 3 4 అవును అని గుర్తించగలదు సరియైనదా అప్పుడు మీకు ఇక్కడ కెపాసిటర్లు ఉన్నాయి ఇక్కడ మీరు అప్పుడు మీకు ఐసిలు సరిగ్గా ఉన్నాయి మీకు ఇండికేటర్ సర్క్యూట్ ఉంది మీకు నిరోధకాలు ఉన్నాయి అప్పుడు ఇది కూడా కెపాసిటర్ ఇది ఒకటి ఈ గోధుమ రంగు అవును ఇది ఒకటి ఇది మీ కాగితం కెపాసిటర్ ఇది కాగితపు కెపాసిటర్ అయితే సరే నిరోధకాలు కెపాసిటర్లు మరియు మీ ఐసిలు ప్రతిదీ సింగిల్ ప్రింటెడ్లో అమర్చబడి ఉంటాయి సర్క్యూట్ బోర్డ్ ఇది ఎలా కనెక్ట్ చేయబడిందో టంకం అనే ప్రక్రియను ఉపయోగించి కనెక్ట్ చేయబడింది దీనిని టంకం అని పిలుస్తారు మీరు ఇక్కడ చూడవచ్చు అది టంకము అంటే ఒకసారి నేను ఈ పిసిబిని కలిగి ఉన్నాను నేను భాగాలను టంకము చేస్తాను నేను భాగాన్ని పరీక్షించినట్లయితే మరియు సర్క్యూట్ కాకపోవచ్చు పని పనిచేయకపోవచ్చు అది పనిచేయడం లేదు అప్పుడు అది చాలా కష్టం ఎందుకంటే టంకమును తీసివేయవలసి ఉంటుంది అప్పుడు మనం భాగాలను ఈ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ నుండి బయటకు తీయవలసి ఉంటుంది కాబట్టి దీనికి ప్రత్యామ్నాయం ఏమిటి మనం దానిని పరీక్షించగల మార్గం ఉందా ఆపై మనం ఈ పిసిబి తయారుచేస్తాము కాబట్టి మనం ఈ విషయాలను మళ్లీ మళ్లీ సరిగ్గా మార్చాల్సిన అవసరం లేదు కాబట్టి దీని కోసం మీరు ఇది చాలా క్లిష్టమైన పొరలకు వెళుతుంది కానీ మరింత క్లిష్టంగా ఉంటుంది మరింత క్లిష్టంగా ఉంటుంది కాబట్టి చాలా భాగాలు కలిసి టంకం చేయబడివుంది ఇప్పుడు ఏదైనా జరిగితే మరియు అక్కడ లోపం ఉంది అని మనం మొదట ఎక్కడ లోపం ఉంది అని అర్థం చేసుకోవాలి ఉంటే కెపాసిటర్ లో పభూయిష్టంగా ఉందని మీ ఐసి లోపభూయిష్టంగా ఉందని మీరు కనుగొంటారు అది మరియు మీరు దాన్ని బయటకు తీయాలి ఇప్పుడు ఈ పని చేయడం పెద్ద నొప్పి మరియు ఇది సరికాదు అందుకే మనం ఏమి చేయగలం మనం టంకం చేసే ముందు ఈ భాగాన్ని ఈ సర్క్యూట్ను పరీక్షించవచ్చు కాబట్టి మనం ఎక్కడ ఈ సర్క్యూట్ పరీక్షించగలం సరియైనదా తదుపరి ప్రశ్న ఉంది మనం ఎలా పరీక్షించగలం నేను టంకము చేయలేకపోతే అది ఎందుకు సర్క్యూట్ పరీక్షించడానికి ప్రత్యామ్నాయ అమరిక ఉంది కాబట్టి సమాధానం అవును సమాధానం ఇక్కడ నా చేతిలో ఉన్న ఈ అందమైన విషయం సరియైనది మీరు చూడలేరు ఎందుకంటే నా గులాబీ చొక్కా వల్ల చూడలేకపోవచ్చు ఇప్పుడు మీరు జూమ్ చేసినట్లు చూడవచ్చు దీనిని బ్రెడ్బోర్డ్ అంటారు బ్రెడ్బోర్డ్ పేరు చాలా ఆసక్తికరమైనదీ కాబట్టి ఇది రొట్టెను కత్తిరించడానికి ఇంతకు ముందు ఉపయోగించబడింది ఇది పాలిష్ రొట్టెను కత్తిరించడానికి ఉపయోగించే కలప తరువాత 1970 లో ప్రజలు ఈ ప్రత్యేక బోర్డును కనుగొన్నారు మరియు మనం దీనిని బ్రెడ్బోర్డ్ అంటారు ఇక్కడ ప్రయోజనం ఏమిటంటే మీరు ఎటువంటి టంకం చేయవలసిన అవసరం లేదు బ్రెడ్బోర్డ్ అనేది విలీనం చేయబడింది లేదా అంతర్గతంగా అనుసంధానించబడి ఉంది ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ పంక్తి ఇక్కడ వరుసలు ఉన్నాయి మరియు నిలువు వరుసలు ఉన్నాయి కాబట్టి ఈ గుర్తుతో క్రొత్త బ్రెడ్బోర్డ్ దగ్గర మీరు పాజిటివ్ చూడండి కాబట్టి ఇది ఇక్కడ పాజిటివ్ ఉంటుంది మరియు ఇక్కడ మైనస్ ఉంటుంది ఇక్కడ ప్లస్ మైనస్ చూస్తారు మీరు పాజిటివ్ టెర్మినల్ను ప్లస్ కు మైనస్ గ్రౌండ్కు కనెక్ట్ చేయవచ్చు ఆపై మీకు వరుసలు మరియు నిలువు వరుసలు ఉంటాయి కాబట్టి నేను మళ్ళీ మీకు చూపించే నిరోధకమును కనెక్ట్ మీరు చూశారా కనెక్ట్ చేయడం సులభం సరియైనదా కాబట్టి నేను మొత్తం సర్క్యూట్ను బ్రెడ్బోర్డ్ లో చేస్తే కాబట్టి ఇప్పుడు మళ్ళీ అర్థం చేసుకోండి ఈ పంక్తిని మరొక నిరోధకముతో మీకు చూపించనివ్వండి ఈ ప్రత్యేక పంక్తి ఇది ఒకటి నేరుగా ఇది కనెక్ట్ చేయబడింది ఇది కనెక్ట్ చేయబడింది తదుపరిది రెండవదానికి కనెక్ట్ కాలేదు కాబట్టి ఇక్కడ దృష్టి పెడదాం ఇక్కడ దృష్టి పెడదాం సరియైనదా అవును ఇది తదుపరిది దానితో కనెక్ట్ కాలేదు కానీ ఇది ఒకటి ఇది ఇక్కడ కనెక్ట్ చేయబడింది ఈ నిలువు వరుసను మీరు నిలువు వరుసగా పరిగణించినట్లయితే నా పంక్తి ఒక కాలమ్ మొత్తం కాలమ్ కనెక్ట్ చేయబడింది కానీ తదుపరిది మొదటిదానితో కనెక్ట్ కాలేదు సరియైనదా అందుకే నేను కనెక్ట్ చేయబడిన రెసిస్టర్లు ఇలాంటి రెసిస్టర్ కాదు కాబట్టి ఏమైనా మీకు తెలుస్తుంది మరియు నేనుమీరు ఈ బ్రెడ్బోర్డ్ను ఉపయోగించారని అనుకుంటున్నాను నేను చెప్తున్న విషయం ఏమిటంటే మీరు మొత్తం సర్క్యూట్ను సృష్టించడానికి బ్రెడ్బోర్డ్ ని ఉపయోగించవచ్చు ఈ పిసిబి కి బదులుగా మీరు దీనిని ఇక్కడ చూస్తున్నారు బ్రెడ్బోర్డ్లో సర్క్యూట్ను సృష్టించండి ఆపై సర్క్యూట్ను పరీక్షించండి మీ సర్క్యూట్ ఒకసారి సరే అప్పుడు మీరు ఈ ప్రత్యేకమైన ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ మరియు టంకము వాడండి కాబట్టి బ్రెడ్బోర్డ్ అనేది ప్రత్యామ్నాయ విధానం ఇది సర్క్యూట్ చేయడానికి మంచి విధానం మరియు దాన్ని పరీక్షించి ఆపై మేము ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్కి వెళ్తాము సరియైనదా ఇప్పుడు ఎందుకంటే చాలా సమయం మీకు తెలుసా ఈ సానుకూల ప్రతికూలత ఇక్కడ ఉంది కానీ ఈ ప్రత్యేకత బ్రెడ్బోర్డ్ గురించి ఏమిటి మీరు ఈ ప్రత్యేకమైన బ్రెడ్బోర్డ్ చూడగలరా దీనికి ఎటువంటి సంకేతం లేదు అనుకూలలేదా ప్రతికూల మీరు ఏదైనా సానుకూల ప్రతికూల చిహ్నాన్ని చూడగలరా సంకేతం లేదు సరియైనది కాబట్టి ప్రత్యామ్నాయంగా ఈ బ్రెడ్బోర్డ్కు కనెక్షన్ ఇవ్వబడింది మీరు ఏ పంక్తిని అయినా ఉపయోగించవచ్చు ఈ టెర్మినల్ను కనెక్ట్ చేయడం ద్వారా ఏదైనా పంక్తిని ప్రతికూలంగా సానుకూలంగా ఉంచండి కాబట్టి మీరు పిన్స్ ఉపయోగించాల్సిన అవసరం లేదు మీరు ఇక్కడ కనెక్ట్ చేయడానికి వైర్లను ఉపయోగించాల్సిన అవసరం లేదు మీరు నేరుగా DC సరఫరా శక్తిని ఉపయోగించవచ్చు మీరు ఇక్కడ గ్రౌండు ఇవ్వవచ్చు ఇక్కడ సానుకూలంగా ఉంటుంది కాబట్టి ఇది బ్రెడ్బోర్డును ఉపయోగించడం సులభమైన మార్గం కానీ దీనితో పోలిస్తే ఈ బ్రెడ్బోర్డ్ యొక్క పెద్ద పరిమాణం అంటే మీరు ఇక్కడ పెద్ద సర్క్యూట్ కలిగి ఉండవచ్చు లేదా మీరు బ్రెడ్బోర్డుపై బహుళ సర్క్యూట్లు పరీక్షించవచ్చు సరియైనదా ఇప్పుడు మనం బ్రెడ్బోర్డును ఉపయోగిస్తున్నామని చెప్పినప్పుడు మనం నిరోధకాలు మౌంటు చేస్తున్నాము మనం కెపాసిటర్లను మౌంట్ చేస్తున్నాము మరియు మనం ట్రాన్సిస్టర్లను మౌంటు చేస్తున్నాము మొదటి విషయం ఏమిటంటే మనం ఉపయోగిస్తున్న నిరోధకo మనకు కావలసిన విలువ అవునా కాదా ఉదాహరణకు మనం 100 ఓం యొక్క నిరోధకoను ఉపయోగించాలనుకుంటున్నాము మీరు దాన్ని ఎలా నిర్ధారించుకోవాలి విలువ 100 ఓం కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనకు మల్టీమీటర్ ఉంది మీరు చూస్తారు ఇది ఎలా ఉంది నేను చాలా మందికి ముందు చెప్పినట్లు నేను మళ్ళీ ఖచ్చితంగా అనుకుంటున్నాను మల్టీమీటర్ ఎలా ఉంటుందో మీరు ఇప్పటికే చూశారు తెలియని వారికి మల్టీమీటర్ ఎలా కనిపిస్తుంది ఇది మల్టీమీటర్ మరియు నేను మీకు మల్టిమీటర్ యొక్క విధులు చూపిస్తాను ఇప్పుడే నేను మీకు చూపిస్తున్నాను ఈ విధంగా ఒక మల్టీమీటర్ ఉంటుంది ఇది కూడా మల్టీమీటర్ రెండూ మల్టీమీటర్లు నేను అంకెను చూడవచ్చు నేను దాన్ని తిప్పితే మీరు మీరు కొన్ని అంకెలను చూస్తారు సరియైనది నేను దాన్ని ఆన్ చేస్తే వాస్తవానికి మనం కొన్ని రకాల అంకెలను చూస్తాము ఇది కనెక్ట్ కాలేదు ఇది 0 చూపిస్తుంది కాబట్టి ఈ అంకెలు అందువల్ల ఇది డిజిటల్ మల్టీమీటర్ డిజిటల్ మీరు దీన్ని చూడగలిగినప్పుడు డిజిటల్ మల్టీమీటర్ పరంగా మీరు రీడింగులను చూడవచ్చు ఇప్పుడు మనం చూస్తాము విధులు ఏమిటి లేదా మల్టీమీటర్తో మనం చేయగలిగేవి ఏమిటి అన్నీ సరే కాబట్టి ఒకటి నా చేతిలో ఉంది మరియు ఇది పసుపు నారింజ మరియు బూడిద రంగులో ఉన్నట్లు నేను సూచించడాన్ని గుర్తించడం సులభం ఇది సరైనది ఇప్పుడు ప్రతి డిజిటల్ మల్టీమీటర్ యొక్క పాత్రను చూద్దాం మరియు నేను భాగాలు ఎలా కొలవగలను సరియైనదా కాబట్టి ప్రస్తుతానికి మనకు భాగాలు ఉన్నాయని త్వరగా అర్థం చేసుకుందాం క్రియాశీల పరికరాల నిష్క్రియాత్మక పరికరాలు వంటి భాగాలు నిరోధకాలు మనకు ఉన్నాయి ఆపై మనకు బ్రెడ్బోర్డ్ ఉంది మరియు మనం ఫైనల్కు పిసిబిలో సర్క్యూట్ అమలు చేయడానికి ముందు మనం బ్రెడ్బోర్డును ఉపయోగించాలి ప్రతి భాగం యొక్క విలువ ఏమిటో మనం తెలుసుకోవాలి ఈ విలువను కొలవడానికి మనం డిజిటల్ మల్టీమీటర్ అని పిలువబడే ఈ ప్రత్యేక పరికరాలను ఉపయోగించవచ్చు ఇప్పుడు ప్రోబ్స్ ఉన్నాయి వీటిని ప్రోబ్స్ అంటారు అంతా సరేనా ఇది నా చేతిలో ఉంది చూడండి ఒకటి ఎరుపు ఒకటి నలుపు ఒకటి నలుపు ఒకటి ఎరుపు కాబట్టి నలుపు గ్రౌండ్ లేదా సాధారణ హక్కు మరియు మీరు ఇక్కడ చూస్తారు నేను ఈ ప్రోబ్స్ తీసుకుంటే మీరు ఇక్కడ చూస్తారు ఏమిటి వ్రాసి ఉంది వోల్ట్ ఓమ్స్ వోల్ట్ వోల్టేజ్ మరియు ఓమ్స్ నిరోధకం చూడండి అప్పుడు ఇది సాధారణం ఇక్కడ హెచ్చరిక ఒక హెచ్చరిక 1000 వోల్ట్ల DC 750 వోల్ట్ల AC 1000' వోల్ట్ DC750 వోల్ట్ల ఎసి అంటే మీరు ఈ పరికరాన్ని నిర్దిష్ట వోల్టేజ్ వద్ద ఆపరేట్ చేయలేరు అని ఉంది ఇది చాలా ఎక్కువగా ఉంటే అది మల్టీమీటర్కు నష్టం కలిగిస్తుంది మీరు దానికి వెళ్ళలేరు ఇప్పుడు మీరు కరెంట్ను కొలవాలనుకుంటే ఈ వోల్టేజ్ను మరియు నిరోధకంను మీరు కోరుకుంటే కరెంట్ను కొలవండి ఇప్పుడు మీరు చూడగలిగే ఈ మిల్లిఆంపియర్లు మరియు ఆంపియర్లు ఉన్నాయి ఇక్కడ ఒక A ఆంపియర్స్ సరియైనదా ఇప్పుడు మల్టిమీటర్పై అనేక విధులు ఉన్నాయి మనం ఇక్కడ నుండి వెళ్తాము ఆపై మనం నిజంగా భాగాల విలువను కొలవాలి అంతా సరే మొదటి విషయం చూద్దాం ఇది ఆఫ్ కాబట్టి మీరు డిస్ప్లే ఆఫ్ కి వెళ్ళగలరా ఇది సులభం ఇప్పుడు మనం ఈ వైపు వెళ్తాము ఇది ఎసి వోల్టేజ్ ఇప్పుడు మనం ఇంకా 200 వోల్ట్లు వెళ్తాము ఎసి గరిష్టంగా 200 కొలవగలదు మీరు 350 వోల్ట్లు ఇస్తే మీరు ఏదైనా చూడలేరు మీరు 350 వోల్ట్లను కొలవాలనుకుంటే మీరు తిరిగి 7 50 కి మార్చాలి ఇవి గుబ్బలు 200 20 2 200 మిల్లీవోల్ట్లు అదే విధంగా DC ఆంపియర్ 200 మైక్రో ఆంపియర్ ఆ పరిధి 2 మిల్లిఆంపియర్కు అప్పుడు మీరు 200 మిల్లిఆంపియర్కు వెళ్ళవచ్చు 20 ఆంపియర్ అదేవిధంగా ఇక్కడ మీరు చూసే AC వోల్టేజ్ 20 ఆంపియర్ 2 200 మైక్రోఆంపియర్ అప్పుడు మనం వెళ్తాము HFE అని పిలువబడే ఈ ప్రత్యేక విభాగానికి ట్రాన్సిస్టర్ను కొలవడానికి ఇది ఉపయోగించబడుతుంది మీరు ఇక్కడ చూడవచ్చు ఇది చాలా సులభం NPN ట్రాన్సిస్టర్ లేదా PNP ట్రాన్సిస్టర్ NPN PNP ట్రాన్సిస్టర్ కాబట్టి మనం ట్రాన్సిస్టర్ను ఎలా అటాచ్ చేయవచ్చో చూస్తాము మరియు మనం అసలు ప్రయోగం చేసినప్పుడు మల్టీమీటర్లో మనం ఎలాంటి ప్రదర్శనను చూస్తాము ఇప్పుడు మనం తరువాతి విభాగానికి వెళ్దాం ఇది మీది ఇది మళ్ళీ ఆఫ్లో ఉంది ఇది 180o ఉంటే మీరు 0 గా భావిస్తారు ఇది 180 సరియైనది తరువాత ఒకటి డయోడ్ తదుపరిది ఈ షార్ట్ సర్క్యూట్ను అర్థం చేసుకోవడం సులభం నిరంతర కనెక్షన్ ఉంటే అర్థం చేసుకోండి నిరోధకం ఉన్నప్పుడు మనం ఓంలు ఉన్నాయని చూస్తాము సరియైనది ఇక్కడ ఓం అనే చిహ్నం ఉందని మనం చూడవచ్చు ఇది నిరోధకం కోసం మనం 200 నుండి ప్రారంభిస్తాము మనం 2 కిలో ఓం 20 కిలో ఓం 200 కిలో ఓం 2000 కిలో ఓం కు వెళ్తాము లేదా మీరు 20 మెగా ఓం మరియు 200 మెగా ఓం అని చెప్పవచ్చు 200 మెగా ఓం వరకు కొలవచ్చు అప్పుడు మనం DC వోల్టేజ్లకు వెళ్తాము DC వోల్టేజ్ 200 మిల్లీవోల్ట్ల నుండి మొదలవుతుంది 2 వోల్ట్ల 20 వోల్ట్ల 200 వోల్ట్లు1000 వోల్ట్లు సరియైనదా మరియు మనం మీ అసలు పాయింట్కి తిరిగి వస్తాము ఇది ఈ నిర్దిష్ట మల్టీమీటర్ యొక్క ఫంక్షన్ ఇప్పుడు ఈ మల్టీమీటర్ పౌనపుణ్యంని కొలవగలదా లేదు కొలిచే ఎంపిక లేదు కాబట్టి ఇతర మల్టిమీటర్ను ఉపయోగిస్తున్నాను ఇది ఆరెంజ్ మల్టిమీటర్ నేను దాన్ని స్విచ్ ఆఫ్ చేస్తాను మల్టీమీటర్ను స్విచ్ ఆఫ్ చేయకపోతే ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి బ్యాటరీనీ తినేస్తుంది ఇది మీరు కనెక్ట్ చేయగల బ్యాటరీ ఉన్న శక్తిని వినియోగిస్తుంది దాన్ని తెరవండి మరియు మీరు బ్యాటరీని చొప్పించవచ్చు మరియు మల్టీమీటర్ వెనుక వైపు సాధారణంగా 9 వోల్ట్ బ్యాటరీపై ఇది పనిచేస్తుంది మేము మరొక మల్టీమీటర్ను చూస్తాము మళ్ళీ మల్టీమీటర్లో వీటిని ప్రోబ్స్ అంటారు నేను దీన్ని తీసి వేస్తున్నాను దీన్ని సరే తొలగించండి ఇప్పుడు మీరు ఇప్పుడు ఏదైనా సరైనదాన్ని చూడవచ్చు నేను ఈ వైపుకు వెళితే ఇక్కడ వేర్వేరు విషయాలు ఏమిటి అంటే యాంటీ క్లాక్ దిశలో నేను యాంటీ క్లాక్కి వెళితే నేను వోల్టేజ్ చూడగలను ఇది సరైనదేనా నేను సవ్యదిశలో సవ్యదిశలో వెళితే మీరు 10 ఆంపియర్ల కరెంట్ను నేను చూడగలను AC మరియు DC ఇది AC మరియు DC రెండింటినీ కొలవగలదు మిల్లియంపేర్కు మైక్రో ఆంపియర్కు వెళ్లండి నేను యాంటీ సవ్యదిశలో వెళితే మీరు ఇంకా ఎక్కువ దృష్టి పెడితే మీరు చూసే వోల్టేజ్ ఎసి మరియు డిసిలను నేను చూస్తాను మీరు సింగిల్ లైన్ సరళ రేఖ DC అయితే సరియైనదా సైన్ వేవ్ రకమైన విషయం నువ్వు ఇక్కడ చూడు AC ప్రత్యామ్నాయ వోల్టేజ్ DC డైరెక్ట్కు ఇది మీ చిహ్నం ప్రస్తుత లేదా ప్రత్యక్ష వోల్టేజ్ సరే కాబట్టి తదుపరిది ఇక్కడ మీరు కెపాసిటర్ను కొలవవచ్చు మీరు డయోడ్ను కొలవవచ్చు మీరు నిరోధకలను కొలవగలదు మీరు కొలవగల మూడు విషయాలు సరియైనదా మీరు మోడ్ను మార్చవచ్చు ఇక్కడ మీరు చూస్తారు ఆటో పవర్ ఆఫ్ అనేది ఆటో మోడ్ ఇక్కడ మీరు చూడవచ్చు ఆటో మోడ్ ఉంది మీరు మోడ్ను ఆటో నుండి కెపాసిటెన్స్ మోడ్ లేదా రెసిస్టెన్స్ మోడ్కు మార్చవచ్చు లేదా మీరు విలువను మార్చవచ్చు మీరు మళ్ళీ మార్చగల నిరోధకం మోడ్ యొక్క అధిక విలువ అని అనుకుందాం ఇప్పుడు తదుపరిది మీ హెర్ట్జ్ అవుతుంది చూడండి ఈ ఫంక్షన్ అంతకుముందు మల్టిమీటర్లో లేదు ఈ మల్టీమీటర్ ఉపయోగించి పౌనపుణ్యం ని కొలవవచ్చు మనం ఈ నిర్దిష్ట మల్టీమీటర్ ఉపయోగించి పౌనపుణ్యం ని కొలవలేము నేను ఈ మల్టీమీటర్ కంటే ఈ మల్టీమీటర్ మంచిదని చెప్పడం లేదు అది దీని ఉపన్యాస సిరీస్ లక్ష్యం కాదు కాబట్టి దీన్ని ఎవరు తయారు చేస్తారు అనే దాని గురించి చింతించకండి ఈ మల్టీమీటర్ ద్వారా ఆ మల్టీమీటర్ ద్వారా అది చెప్పడం మా ఆలోచన కాదు మీకు మల్టీమీటర్ లభిస్తుందా లేదా మల్టీమీటర్ ఉంటే అర్థం చేసుకోవడమే మా ఆలోచన మల్టీమీటర్లోని పారామితులు ఏమిటి మీరు దాన్ని వేర్వేరు భాగాలను కొలవడానికి లేదా DC వోల్టేజ్ AC వోల్టేజ్ DC కరెంట్ AC కరెంట్ రెసిస్టెన్స్ కెపాసిటెన్స్ పౌనపుణ్యం కొలవడానికి ఉపయోగించవచ్చు మరియు మీరు దీన్ని ఆపరేట్ చేయవచ్చు సరియైనదా మీరు ఉష్ణోగ్రత కూడా కొలవవచ్చు మరియు ఎలక్ట్రానిక్స్ యొక్క పురోగతితో నేను చెప్పినట్లుగా డిజిటల్ మల్టీమీటర్లో మరింత అనలాగ్ ఎలక్ట్రానిక్స్ ఉంది మీరు ఈ మల్టిమీటర్ను చూసినట్లయితే మీరు దీన్ని నిజంగా తెరిస్తే అనలాగ్ భాగాలు చాలా ఉన్నాయి ఏదేమైనా నేను ఇక్కడ చేస్తున్న విషయం ఏమిటంటే ఇప్పుడు మనకు మరో విషయం ఉంది మీ ఉష్ణోగ్రత కాబట్టి మీరు ఇక్కడ చూస్తే ఇది ఉష్ణోగ్రత అంటే మనం ఉష్ణోగ్రత కూడా కొలత చేయవచ్చు కాబట్టి మనం కొలవగలిగేది మనం ప్రతిఘటనను మాత్రమే కొలవలేము మనం కెపాసిటెన్స్ను మాత్రమే కొలవలేము మనకు సాధ్యమయ్యే పౌనపుణ్యంని మాత్రమే కొలవలేము ఉష్ణోగ్రత కూడా కొలుస్తుంది అంటే ప్రస్తుతం గది ఉష్ణోగ్రత ఎంత లేదా మనం కొలవగల నిర్దిష్ట ఉపరితలం యొక్క ఉష్ణోగ్రత ఏమిటి దాని కోసం మాకు ప్రత్యేక ప్రోబ్ అవసరం సరియైనదా మరియు ఈ ప్రోబ్ ఇక్కడ ఉంది కాబట్టి నేను మల్టిమీటర్ డౌన్ పెడతాను ఎందుకంటే ప్రస్తుతం మా ఫంక్షన్ లేదా మా అప్లికేషన్ ఉష్ణోగ్రత కొలవడం నేను చెప్పినట్లుగా కంపెనీ గురించి చింతించకండి మీరు ఒక గొప్పదాన్ని ఎంచుకోండి ఎవరో మల్టీమీటర్ కొనాలనుకుంటున్నారు వారు ఫ్లూక్ కోసం వెళతారు ఇది మరింత ఖచ్చితమైనది ఖరీదైనది కానీ ప్రస్తుతం మనం లక్ష్యం ఏది ఖరీదైనదో అర్థం చేసుకోవడం కాదు ఖచ్చితమైన లక్ష్యం మీకు మల్టీమీటర్ ఉంటే అర్థం చేసుకోవడం మీరు నిరోధకాలను కొలవగలరా మీరు కెపాసిటర్ను కొలవగలరా మీరు పరికరాలను కొలవగలరా మీరు భాగాలు కొలవగలరా అదే లక్ష్యం కాబట్టి ఇప్పుడు మనకు ఈ ప్రత్యేకమైన సెన్సార్ ఉంది మాకు ఏమీ లేదు కానీ మీరు చిట్కాను చూస్తే చిట్కా అలా ఉంది నేను దానిని మీకు చూపిస్తాను తద్వారా మీరు చిట్కాను చూడవచ్చు అవును అవును మీరు ఇక్కడ చుక్కను చూడవచ్చు మరియు ఆ చిట్కా మీ థర్మోకపుల్ తప్ప మరొకటి కాదు మీరు చూడగలరు మీరు ఇక్కడ చూడవచ్చు ఈ చిట్కా ఇది మీ థర్మోకపుల్ అంతా సరే కాబట్టి థర్మోకపుల్ యొక్క పనితీరును మనం ఎక్కడో కొంతకాలం చూస్తాము కానీ అర్థం చేసుకోండి ఇది కూడా ఉష్ణోగ్రత సెన్సార్ రకం కనుక ఇది ఉష్ణోగ్రతను కొలవగలదు ఇప్పుడు ఉష్ణోగ్రత ఏ కొలతలు అయినా అది మిల్లివోల్ట్ల పరంగా ఉత్పత్తిని ఇస్తుంది కాబట్టి మీ ఎలక్ట్రానిక్ సర్క్యూట్లకు ఇప్పటికే తెలుసు దీని ప్రత్యేకమైన సెన్సార్ అవుట్పుట్ వద్ద పొందినది మిల్లివోల్ట్ అని మరియు మీకు సంబంధించి పరస్పర ఉష్ణోగ్రత సంబంధం ఉన్న విలువలు మీకు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీరు మిల్లివోల్ట్స్ అని చెప్పలేరు ఇక్కడ మీరు డిగ్రీ సెంటీగ్రేడ్ చూడగలరు మీరు ఇక్కడ డిగ్రీ సెంటీగ్రేడ్ చూస్తారు కాబట్టి ఈ ప్రోబ్ను ప్రత్యేక మల్టీమీటర్కి ఎలా కనెక్ట్ చేయాలి సరియైనదా కాబట్టి ఇక్కడ మళ్ళీ మీరు ఇక్కడ 10 అంటే ఏమిటి 10 ఆంపియర్ కరెంట్ తదుపరి సాధారణ గ్రౌండ్ ఇక్కడే వోల్ట్ నిరోధకత ఉష్ణోగ్రత హెర్ట్జ్ మిల్లిఆంపియర్ మైక్రో ఆంపియర్ అంటే మీరు వోల్టేజ్ కొలిస్తే మీరు ఈ ప్రత్యేక టెర్మినల్ కి కనెక్ట్ చేయవచ్చు మీరు ఉష్ణోగ్రతను కనెక్ట్ చేయాలి మీరు ఈ మరియు సాధారణ మధ్య కనెక్ట్ అవ్వాలి కొలత పౌనపున్యం కావాలంటే మీరు కొలవాలనుకుంటే దీన్ని కనెక్ట్ చేయాలి మిల్లి ఆంపియర్ మైక్రో ఆంపియర్ కరెంట్ మీరు దీన్ని కొలవాలి మరియు ఇది అప్పుడు మాత్రమే ఇది అధిక కరెంట్కు వెళుతుంది అధిక కరెంట్ ఆంపియర్లలో 10 ఆంపియర్లు అప్పుడు మీరు ఈ ప్రత్యేక టెర్మినల్స్ కనెక్ట్ చేయండి చేయాలి సరియైనదా కాబట్టి నేను ఏమి చేస్తాను నేను దీనిని తెరుస్తాను ఈ విషయం ఉంది కాబట్టి మనం దానిని తెరిచాము మీరు ఇక్కడ చూస్తారు ఆపై మనం మరొకదాన్ని తెరుస్తాము ఇప్పుడు మనం దీన్ని ఇప్పుడు ఇన్సర్ట్ చేస్తాము ఇది చాలా సులభం నలుపు మరియు ఎరుపు నేను నలుపు మరియు ఎరుపు అని చెప్పాను కాబట్టి దీన్ని ఇలా ఉంచండి నేను చేసినదాన్ని నేను మళ్ళీ తెరుస్తాను నేను ఏమి చేశానో మీకు చూపిస్తాను ఎరుపు ఇక్కడకు వెళుతున్నట్లు మీరు చూస్తారు నలుపు సాధారణకు వెళుతున్నట్లు మరియు మనం దాన్ని చొప్పించండి సరియైనది ఇప్పుడు నేను దానిని ఇక్కడ ఉంచితే అది ఉష్ణోగ్రతలో ఉంటుంది ఇది థర్మోకపుల్ కాబట్టి ఇది ప్రయత్నిస్తుంది ఈ ప్రత్యేక గది యొక్క ఉష్ణోగ్రత ఏమిటో కొలవండి మరియు మీరు చూడగలిగేది అది 22 డిగ్రీల సెంటీగ్రేడ్ చుట్టూ 22 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎందుకు ఎందుకంటే ఎయిర్ కండీషనర్ పై కాబట్టి సుమారు 22 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంది కాబట్టి ఇది ఒక రకమైన సులభమైన మార్గం ఒకే పరికరంలో బహుళ విషయాలను ఉపయోగించడం మీరు చాలా విషయాలు ఒకే పరికరాన్ని కలిగి ఉంది నేను ఈ థర్మోకపుల్ను తాకినట్లయితే నేను థర్మోకపుల్ను తాకినట్లయితే మీరు ఉష్ణోగ్రతలో మార్పును చూస్తారు మీరు మార్పును చూస్తారు ఎందుకంటే ఇక్కడ నా చేతిలో 2 వేళ్లు వేడి గది ఉష్ణోగ్రత కంటే ఎక్కువ మార్పును మీరు వెంటనే ఉష్ణోగ్రతచూడవచ్చు అంటే డిగ్రీ సెంటీగ్రేడ్ 20 నుండి 80 వరకు మరియు నేను ఉత్పత్తి చేస్తే 29 25 వరకు ఉంటుంది చేతిని రుద్దడం ద్వారా ఎక్కువ వేడి అది మరింత చూపిస్తుంది కానీ మళ్ళీ నేను ఉన్నాను ఒక ఉష్ణోగ్రత కొలిచే ఒక నిబంధన ఉంది కొలిచే పౌన పున్యం యొక్క ఒక నిబంధన ఉంది కాబట్టి కొలవడానికి మల్టీమీటర్ ఉపయోగించలేరనే అభిప్రాయానికి రాకండి ఉష్ణోగ్రతను కొలవడానికి మల్టీమీటర్ ఉపయోగించబడదు సరియైనది మనకు సరిగ్గా తెలియని పరికరాలు ఉన్నాయి మరియు మనం ఉన్న పరికరాలు కూడా ఉన్నాయి మనం దానిని ఉపయోగించుకోలేకపోతున్నామని అర్థం చేసుకోలేకపోతున్నాము దానిని మనలో అండర్గ్రాడ్స్ చూడలేము ఎందుకంటే మనమందరం విశ్వవిద్యాలయాల నుండి వచ్చాము అక్కడ వారు సిద్ధాంతంపై దృష్టి పెడతారు మరియు వారు కొన్ని ప్రయోగాలపై దృష్టి సారించారు కానీ మీకు అన్నింటినీ ఇవ్వడానికి వారికి తగినంత సౌకర్యం ఉండకపోవచ్చు హై ఎండ్ టెక్నాలజీ భాగాలు అది ఖచ్చితంగా సరైనది అది ఖచ్చితంగా దాని గురించి చింతించకండి మీరు అర్థం చేసుకోవలసినది ఏమిటంటే ఇచ్చిన ఆ పరికరాల సమితి ఉపయోగం ఏమిటి మరియు మీరు దీన్ని ప్రత్యేకంగా ప్రయోగాల కోసం ఉపయోగించవచ్చు సరియైనదా కాబట్టి తుది లక్ష్యం కేవలం పరికరాలను లేదా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లను అర్థం చేసుకోవడం కాదు చివరి లక్ష్యం దానిని వర్తింపచేయడం మీరు వర్తింపచేసే వరకు మళ్ళీ నేను మళ్ళీ ఇలా చెప్తున్నాను మళ్ళీ సిద్ధాంతం చాలా ముఖ్యం సిద్ధాంతం చాలా ముఖ్యం కానీ మీరు ఆచరణాత్మకంగా లేకపోతే వర్తింపజేయడం ఉపయోగకరం కాదు కాబట్టి సిద్ధాంతాన్ని అర్థం చేసుకునే సిద్ధాంతాన్ని వాడండి నేను ఈ ప్రత్యేక ఉపన్యాసం గురించి మాట్లాడుతున్నాను మళ్ళీ మీరు గణితాన్ని తీసుకుంటే మీరు గణితాన్ని కూడా చూస్తే మళ్ళీ ఆధారపడి ఉంటుంది గణితశాస్త్రం యొక్క అప్లికేషన్ చాలా ఉంది భౌతికశాస్త్రం అప్లికేషన్ చాలా ఉంది కెమిస్ట్రీ అప్లికేషన్ చాలా ఉంది కాబట్టి వాస్తవానికి మీరు దానిని మీ సిద్ధాంతిక జ్ఞానాన్ని ప్రయోగాత్మకంగా అనువదించకపోతే మీ సిద్ధాంతిక జ్ఞానానికి మీరు న్యాయం చేయడం లేదు అది నేను చెప్పగలను కాబట్టి మనం వాస్తవానికి కాలక్రమేణా చేస్తున్న ప్రయోగాలు ఏమిటో ఇప్పుడు చూడండి మనం చేసే ప్రయోగాల జాబితాకు వెళ్ళే ముందు మొదట నా ఆలోచన ఏమిటంటే పరికరాలు ఏమిటో మీరు తెలుసుకోవాలి కాబట్టి నేను త్వరగా పునరావృతం చేస్తే ఇప్పుడు చూశాము ఈ DC భాగాలను చూశాము మనకు పిసిబి ఉంది ఇది ఒకటి అప్పుడు మనం చూశాము మనం బ్రెడ్బోర్డ్ చూశాము ఈ మీ బ్రెడ్బోర్డ్ కు ప్రత్యామ్నాయం ఏమిటి సరియైనది అప్పుడు మనం మల్టీమీటర్ చూశాము మల్టీమీటర్ అనేది ప్రతిఘటనను కెపాసిటెన్స్ కొలవడానికి ఉపయోగించే పరికరం సరియైనదా ఇది పౌనపుణ్యంని కొలవడానికి ఉపయోగించగలo ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించవచ్చు ఇది డయోడ్ను కొలవడానికి ఉపయోగించవచ్చు ఇది NPN మరియు PNP ట్రాన్సిస్టర్లను కొలవడానికి ఉపయోగించవచ్చు ట్రాన్సిస్టర్ ఎన్పిఎన్ కాదా ట్రాన్సిస్టర్ పిఎన్పి సరైనదేనా కాదా కాబట్టి చాలా ముఖ్యమైన పరికరం ఇప్పుడు మనము తదుపరి పరికరాల సమితికి ఒక్కొక్కటిగా వెళ్దాము మొదట తదుపరి పరికరం సెట్కి వెళ్లండి విభిన్న భాగాలు కొలవడానికి మల్టీమీటర్ ఎలా ఉపయోగించబడుతుందో చూద్దాం కాబట్టి ఈ ప్రత్యేకమైన ఉపన్యాసంలో కోసం ఇది దీని ముగింపు మరియు తదుపరి ఉపన్యాసం మనం వివిక్త భాగాల యొక్క విభిన్న విలువలను పరిశీలిస్తాము ధన్యవాదాలు మరియు నేను మిమ్మల్ని తదుపరి ఉపన్యాసంలో కలుస్తాను